హలో గత కొన్ని ఉపన్యాసాలలో మనం లో పాస్ ఫిల్టర్ల గురించి మాట్లాడుకున్నాము లో పాస్ ఫిల్టర్లో బటర్వర్త్ చెబిషెవ్ బెస్సెల్ ఫిల్టర్ మరియు ఎలిప్టిక్ ఫిల్టర్లు వంటి వివిధ రకాల ఫిల్టర్ రియలైజేషన్ల గురించి చర్చిస్తాము ఈ విభిన్న బటర్వర్త్ మరియు చెబిషెవ్ ఫిల్టర్ కోసం g పారామితులను ఎలా కనుగొనాలో చూశాము బటర్వర్త్ కోసం g పారామితుల వ్యక్తీకరణ చాలా సులభం అయితే చెబిషెవ్ కోసం పాస్ బ్యాండ్లో మనకు ఎంత రిపుల్స్ కావాలో ముందుగా నిర్వచించాలి మరియు నేను చెప్పినట్లు గా పాస్ బ్యాండ్లో 0 5 డిబి కంటే ఎక్కువ రిపుల్స్ కోసం డిజైన్ చేయవద్దు ఎందుకంటే పాస్ బ్యాండ్లో 0 5 డిబి కంటే ఎక్కువ రిపుల్స్ పాస్ బ్యాండ్ ప్రాంతం లో చాలా పేలవమైన VSWR కు దారి తీస్తాయి మరియు పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్ వరకు వేగవంతమైన ట్రాన్సిషన్ కోసం1c 1 2యొక్క ఆ ఉదాహరణ ను తీసుకున్నాము ఇక్కడ మనం 30 dB యొక్క అటెన్యుయేషన్ కోరుకుంటున్నాము బటర్వర్త్ ఫిల్టర్ మరియు 19 వ ఆర్డర్ ఫిల్టర్ అవసరమని మనం చూశాము అయితే 1 dB యొక్క పాస్ బ్యాండ్లో రిపుల్స్ తో ఉన్న చెబిషెవ్కు 8 వ ఆర్డర్ ఫిల్టర్ మాత్రమే అవసరం కాబట్టి మీరు చెబిషెవ్ ఫిల్టర్ను ఉపయోగిస్తే మీరు కాంపొనెంట్స్ సంఖ్య ను తగ్గించవచ్చు కాబట్టి చెబిషెవ్ ఫిల్టర్ కోసం అవసరమైన ఆర్డర్ 8 వ ఆర్డర్ మాత్రమే అని మనం గుర్తించాము బటర్వర్త్ కోసం అవసరమైన ఆర్డర్ 19 వ ఆర్డర్ కాబట్టి మీకు చెబిషెవ్ ఫిల్టర్ కోసం 8 LC కాంపొనెంట్స్ మరియు బటర్వర్త్ ఫిల్టర్ కోసం 19 LC కాంపొనెంట్స్ అవసరం కాబట్టి అవసరాన్ని బట్టి ఆ డిజైన్ను తదనుగుణం గా చేయాలి కాబట్టి ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు వంటి లంప్డ్ ఎలిమెంట్స్ ను ఉపయోగించి ఈ ఫిల్టర్లను రియలైజ్ చేసే బదులు మనం మైక్రోస్ట్రిప్ లైన్లను కూడా ఉపయోగించవచ్చు ఇంతకుముందు λ 4 కన్నా తక్కువ పొడవు గల చిన్న ట్రాన్మిషన్ లైన్ ను చూశాము అది చిన్నదిగా ఉంటే అది ఇండక్టర్ గ్రహించబడుతుంది మరియు అది ఓపెన్ సర్క్యూట్ అయితే అది కెపాసిటర్ను గుర్తిస్తుంది వాస్తవానికి మునుపటి ఉపన్యాసంలో లో పాస్ ఫిల్టర్ యొక్క ట్రాన్ఫర్ ఫంక్షన్ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడిందని మనం చూశాము హై పాస్ ఫిల్టర్ అనేది లో పాస్ ఫిల్టర్ యొక్క విలోమం అని మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఇక్కడ చేయవలసి ఉంది ఇక్కడ మనం క్యాపిటల్ S గా నియమించాము ఒకవేళ మనం ఈ S ని 1 బై s గా మార్చు కుంటే అప్పుడు మనం హై పాస్ ఫిల్టర్ ను రియలైజ్ చేయగలం మరియు మనం చాలా త్వరగా ఉదాహరణ ను చూశాము కాబట్టి మీరు S1s ఉంచినట్లయితే ఇక్కడ 1 బై s ఉంటుంది కాబట్టి బ్యాండ్పాస్ ఫిల్టర్ల కోసం ఇది హై పాస్ ఫిల్టర్ వ్యక్తీకరణ మనం ఏమి చేయాలి మనము 0 నుండి సాధారణీకరించిన 1 వరకు కలిగి ఉన్న లో పాస్ ఫిల్టర్ను సెంటర్ ఫ్రీక్వెన్సీ 0 బ్యాండ్విడ్త్ B కి సమానం అయిన బ్యాండ్ పాస్ ఫిల్టర్ గా ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మనం చేయాల్సిందల్లా దీనిని కేంద్ర స్థానానికి మార్చడం ఇక్కడ సెంటర్ ఫ్రీక్వెన్సీ 0 కి సమానం కాబట్టిs అనే ట్రాన్ఫర్మేషన్ కు మనం ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణ s202Bs నుఉపయోగిస్తాము కాబట్టి ఇది బ్యాండ్పాస్ ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమిటంటే ఆ బ్యాండ్ స్టాప్ ఏమీ కాదు కానీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క విలోమం అన్న వాస్తవాన్ని తెలుసుకోవడం ద్వారా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పొందవచ్చు కాబట్టి మనం ఇక్కడ విలోమం ఉపయోగిస్తాము ఇది Bss202 మరియు మనం బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పొందు తాము ఇప్పుడు తరువాతి భాగం వస్తుంది మనం ఈ ఫిల్టర్ను ఎలా డిజైన్ చేస్తాము అప్పటి నుండి లో పాస్ ఫిల్టర్ కోసం g పారామితులను మనం ఇప్పటి కే కనుగొన్నాము మనం ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఈ భావనను డిజైన్ చేయడానికి హై పాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ మరియు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్లను ఉపయోగించవచ్చు కాబట్టి మనం ఎలా చేయగలమో చూద్దాం కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉన్న దాన్ని చూద్దాం లో పాస్ ఫిల్టర్ను హై పాస్ ఫిల్టర్గా బ్యాండ్పాస్ ఫిల్టర్ మరియు బ్యాండ్ స్టాప్ ఫిల్టర్గా ఎలా మార్చాలో మనం దశల వారీ గా వెళ్దాం కాబట్టి మనకు ఇండక్టర్ ఉన్నచోట లో పాస్ ఫిల్టర్ కోసం ఆ ఇండక్టర్ని కెపాసిటర్ ద్వారా భర్తీ చేయాలి ఇంపెడెన్స్ కోసం Z విలువ sL కు సమానమని మనం చూశాము మరియు s ను 1 బై s ద్వారా భర్తీ చేయాలి మరియు కెపాసిటెన్స్ కోసం Z విలువ 1sC కి సమానం అని మనకు తెలుసు కాబట్టి కెపాసిటెన్స్ యొక్క విలువ ను మనం నిజంగా కనుగొనగలం కాబట్టి ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణ ను ఉపయోగించడం ద్వారా కెపాసిటెన్స్ యొక్క విలువ ను మనం కనుగొనవచ్చు లేదా హై పాస్ ఫిల్టర్ భాగం యొక్క క్రొత్త విలు వలను కనుగొనడానికి g పారామితులను ఎలా ఉపయోగించాలో తదుపరి స్లైడ్లో మీకు చూపిస్తాను కాబట్టి ఇండక్టర్ కెపాసిటర్ అవుతుంది కెపాసిటర్ ఇండక్టర్ అవుతుంది బ్యాండ్పాస్ ఫిల్టర్ కోసంఇండక్టర్ సిరీస్ L మరియు C లతో భర్తీ చేయబడుతుంది మరియు కెపాసిటర్ ఉన్నచోట దాన్ని పారలల్ LC కలయిక తో భర్తీ చేయాలి బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ఇండక్టర్ కోసం ఇండక్టర్ పారలల్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క కలయిక తో భర్తీ చేయాలి మరియు కెపాసిటర్ను ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క సిరీస్ కలయిక తో భర్తీ చేయాలి మీరు చేయవలసిన బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుండి బ్యాండ్ స్టాప్ వరకు మీరు మళ్ళీ చూడ వచ్చు మీరు దీని యొక్క క్రాస్ చెప్పవచ్చు కాబట్టి బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ ఏమీ కాదు కానీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క విలోమం వేర్వేరు ఫిల్టర్ల కోసం ఈ కాంపొనెంట్స్ ను ఎలా గ్రహించాలో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి లో పాస్ ఫిల్టర్ నుండి హై పాస్ ఫిల్టర్ ట్రాన్ఫర్మేషన్ కోసం మనం ఏమి చేయాలి మొదట లో పాస్ ఫిల్టర్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ను చూద్దాం కాబట్టి మీరు డిజైన్ కోసం ఏమి చేస్తారు మనం బటర్వర్త్ హై పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మొదటి దశ వాస్తవానికి మీరు బటర్వర్త్ లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేస్తారు అదేవిధంగా మీరు పాస్ బ్యాండ్లో రిపుల్స్ 0 5 dB అని చెప్పనివ్వండి కాబట్టి మీరు ఏమి చేస్తారు మొదట మీరు లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేసి అన్ని g పారామితులను కనుగొనండి కాబట్టి g1g2g3g4 మరియు మొదలైనవి కాబట్టి ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లు గా ఇండక్టర్ను కెపాసిటర్ ద్వారా భర్తీ చేయాలి కెపాసిటర్ను ఇండక్టర్ ద్వారా భర్తీ చేయాలి ఇప్పుడు మీరు మళ్ళీ g పారామితులను కనుగొనవలసిన అవసరం లేదు ఇక్కడ ఉన్నg పారామితులు g1g2g3 మరియు ఇక్కడ స్మాల్ అక్షరం g అని ను వ్రాయడానికి బదులుగా మనం ఇక్కడ క్యాపిటల్ C మరియు క్యాపిటల్ L అని వ్రాసాము కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక విషయాల కోసం మీరు చేయాల్సిందల్లా లో పాస్ ఫిల్టర్ నుండి హై పాస్ ఫిల్టర్ ట్రాన్ఫర్మేషన్ కాబట్టిఇది Gk అవ్వచ్చు మళ్ళీ gk నా మొదటి అక్షరాలు గిరీష్ కుమార్ కాబట్టి క్యాపిటల్ Gk ను1 gkద్వారా పొందవచ్చ కాబట్టి ఈ స్మాల్ gkలు g పారామితుల యొక్క సంబంధిత విలువ లు కాబట్టి ఉదాహరణకు Ckమరేమి కాదు ఇది 1 g1 కి సమానం ఇది 1 బై g2 1బై g3మొదలగునవి గా ఉంటుంది మరియు తర్వాత Ckఏమిటో మీకు తెలుస్తుంది అది 1 బై g1 కి సమానం కేవలం C విలువ లు పొందటానికి ఆ ఇంపిడెన్స్ ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ ట్రాన్ఫర్మేషన్ను ఉపయోగించాలి ఎలా మనం లో పాస్ ఫిల్టర్ నుండి బ్యాండ్పాస్ ఫిల్టర్ ఎలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం మళ్ళీ మీరు ఏమి చేస్తారు మీరు బటర్వర్త్ బ్యాండ్పాస్ ఫిల్టర్ ని డిజైన్ చేయాలి కాబట్టి మీరు బటర్వర్త్ లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేస్తారు లేదా మీరు చెబిషెవ్ బ్యాండ్పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటున్నారు అప్పుడు మీరు మొదట చెబిషెవ్ లో పాస్ ఫిల్టర్ను అన్ని g పారామితులను కనుగొనండి కాబట్టి g1g2g3g4మరేమి కాదు ఇదిg1 నేను ఇక్కడLkగా సూచించాను కానీ ఈ ఇండక్టర్ను ఇండక్టర్ మరియు కెపాసిటర్ కలయిక తో భర్తీ చేయాలి కాబట్టి గందరగోళం చెందకండి ఈ Lk అంటే ఇండక్టర్ మరియు కెపాసిటర్ అని కాదు కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇది ఇక్కడ దీని యొక్క సూచిక అంతే సరే కాబట్టి ఇండక్టర్ను సిరీస్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ ద్వారా భర్తీ చేశారు మరియు కెపాసిటర్ దీనిని ఇప్పుడుCkఅని పిలుస్తారు ఇక్కడ ఈ సంఖ్య కు అనుగుణమైన కెపాసిటెన్స్ పారలల్ కలయిక తో భర్తీ చేయ బడుతుంది కాబట్టి ఇది నిజంగా ఎలా జరుగుతుంది ఈ g1అనే ఇండక్టర్ ఇప్పుడు సిరీస్ భాగానికి ఎలా మారుతుంది కాబట్టి దాని కోసం మనం ఏమి చేసామో చూద్దాం లో పాస్ ఫిల్టర్ నుండి బ్యాండ్ పాస్ ఫిల్టర్ కు ట్రాన్ఫర్మేషన్ కోసం S ఈ ప్రత్యేక వ్యక్తీకరణ కు రూపాంతరం చెందింది అనే వ్యక్తీకరణ ను మనం ఉపయోగించాము ఇప్పుడు ఇండక్టర్ కోసం Z అంటే ఏమిటో మనకు తెలుసు Z Sg1 ఎందుకంటే ఇక్కడ g1 ఇండక్టర్ను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా S విలువ ను ప్రత్యామ్నాయం చేయండి ఇది లో పాస్ ఫిల్టర్ నుండి బ్యాండ్పాస్ ఫిల్టర్కు రూపాంతరం చెందుతుంది ఇప్పుడు దీన్ని ఇక్కడ సరళీకృతం చేయండి మనం న్యూమరేటర్ లో s స్క్వెర్ ఉన్నట్లు మరియు డినామినేటర్ లో మనకు s ఉన్నట్లు చూడ వచ్చు కాబట్టి దీనిని వేరు చేయండి ఇది Zsg1B02Bsg1అవుతుంది ఇప్పుడు ఇంపెడెన్స్ కోసం మనం ఈ టర్మ్ లను ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క సిరీస్ కలయిక గా సూచించవచ్చు ఇండక్టర్ sL గా నిర్వచించబడింది ఇక్కడ కెపాసిటెన్స్ 1 బై s C గా నిర్వచించబడింది కాబట్టి మీరు ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఇక్కడ పోల్చి చూస్తే L అనేదిg1 Bకి సమానం తప్ప మరొకటి కాదని మరియు C విలువ 1 sC కి సమానం అని మీరు చూడ వచ్చు కాబట్టి C విలువ B02g1అవుతుంది సరే కాబట్టి మీరు L మరియు C విలు వలను ఈ విధం గా కనుగొనవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్ఫర్ చేయవలసి ఉంటుందని చూద్దాం ఈ ప్రత్యేకమైన కలయిక లో కెపాసిటెన్స్ నేను సూచించిన దాని కోసం మీరు ఈ దశలను మీరే చేయాలని కోరుకుంటున్నాను కానీ ఆ దశను చేయటానికి నేను మీకు కొంచెం సూచన ఇస్తాను కెపాసిటెన్స్ కోసం మీరు Z వ్రాయడానికి బదులుగా y వ్రాయవచ్చు కాబట్టి y అనేది Sx g 2 కి సమానం కాబట్టి ఇక్కడ S ఈ ప్రత్యేక పదం గా మారుతుంది మరియు ఇది g 2 అవుతుంది ఇప్పుడు ఇది y అని గుర్తుంచుకోండి మరియు y లో మనం రెండు భాగాలను జోడించాల్సి వస్తే అవి షంట్లో ఉంటాయి కాబట్టి ఈ రెండూ పారలల్ గా వస్తాయి లేదా ఈ రెండూ షంట్లో ఉన్నాయని మనం చెప్ప గలం అప్పుడు అవి మాత్రమే జోడించబడతాయి కాబట్టి ఈ ప్రక్రియ కూడా ఇలాంటి దే కాబట్టి మీరు ఈ అన్ని కాంపొనెంట్స్ కు ఇండక్టర్స్ మరియు కెపాసిటర్లకు ఒకే విషయాన్ని అనుసరిస్తారు మరియు ఆ విధం గా మీరు బ్యాండ్పాస్ ఫిల్టర్ కోసం LC కాంపొనెంట్స్ సంబంధిత విలువ లు కనుగొనవచ్చు ఇప్పుడు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ కోసం మీరు ఈ అధ్యాయాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఏమీ కాదు కానీ బ్యాండ్పాస్ ఫిల్టర్ యొక్క విలోమం అని మనకి తెలుసు కాబట్టి ఈ ప్రత్యేకమైన ట్రాన్ఫర్మేషన్ యొక్క విలోమాన్ని ఉపయోగించుకోండి ఈ ప్రత్యేకమైన పద్ధతి లో సరళీకృతం చేయడం వలన మీరు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క కాంపొనెంట్స్ ను తెలుసుకో వచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇది మూడవ ఆర్డర్ బటర్వర్త్ బ్యాండ్పాస్ ఫిల్టర్ ఇది 100 MHz వద్ద డిజైన్ చేయాలనే లక్ష్యం గా మనం తీసుకున్నాము ఎందుకంటే ఇతర ఫ్రీక్వెన్సీకి ట్రాన్ఫర్ చేయడం చాలా సులభం కాబట్టి మొదటి దశ ఏమిటంటే మీరు నిజంగా మూడవ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ను 100 MHz వద్ద డిజైన్ చేస్తారు లేదా మీరు సాధారణీకరించిన ఫ్రీక్వెన్సీ 1 కి డిజైన్ చేయవచ్చు కాబట్టి మొదటి దశ మీరు మూడవ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్నుసాధారణీకరణ ఫ్రీక్వెన్సీ 1 కు డిజైన్ చేయడం మరియుమనకు ఇక్కడ ఏమి ఉందో మీకు చూపించాను కాబట్టి లో పాస్ ఫిల్టర్ అనేది కెపాసిటర్ తరువాత ఇండక్టర్ కెపాసిటర్ అవుతుంది మరియు ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఇండక్టర్ను ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క సిరీస్ కాంబినేషన్ తో భర్తీ చేసారు ఇక్కడ ఉండాల్సిన కెపాసిటర్ ఇప్పుడు ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క పారలల్ కాంబినేషన్ తో భర్తీ చేయబడింది ఇది కొంచెం భిన్నమైన మార్గం లో చూపబడింది ఇక్కడ మీరు చూడగలిగేది ఇది గ్రౌండ్ కాబట్టి ఈ వైపు ఈ ప్రత్యేకమైన విషయాన్ని ఎలా గీస్తాము ఈ కెపాసిటర్ ఇక్క డే ఉంటుంది మరియు ఈ కెపాసిటెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి లో పాస్ ఫిల్టర్ విషయం లో కెపాసిటెన్స్ ఇండక్టర్ ద్వారా భర్తీ చేయ బడుతుంది కెపాసిటెన్స్తో పారలల్ గా లో పాస్ ఫిల్టర్ విషయం లో ఇండక్టర్ సిరీస్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ ద్వారా భర్తీ చేయ బడుతుంది మరియు లో పాస్ ఫిల్టర్ కోసం కెపాసిటర్ను కెపాసిటర్తో పారలల్ గా ఇండక్టర్ ద్వారా భర్తీ చేస్తారు మరియు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం బ్యాండ్విడ్త్ను 20 MHz గా ఉపయోగించాము ఇప్పుడు ఆ డిజైన్ విలువ ఏమైనప్పటికీ అవి మార్కెట్ లో ఆచరణాత్మకం గా అందుబాటులో లే వని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మనం ఏమి చేసాము మనం ఆచరణాత్మకం గా అందుబాటులో ఉన్న L మరియు C విలు వలను ఎంచుకున్నాము మరియు ఈ విలువ లు డిజైన్ చేసిన విలువలకు దగ్గరగా ఎంచుకోబడతాయి కాబట్టి మార్కెట్ లో సాపేక్షం గా లభించే విలువ లు ఇవి అని మీరు ఇక్కడ చూడ వచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు ఇది 27 nH ఇది 100 pF 8 2 pF కాబట్టి ఇది 330 nH ఇండక్టర్ మరియు ఈ విలువ లు ఇక్కడ ఈ విలువ కు సమానం గా ఉంటాయి ఇప్పుడు ఇవి తక్షణమే లభించే కాంపొనెంట్ విలువ లు అయినప్పటి కీ మీరు తదుపరి స్లైడ్లో చూసే విధం గా ఈ విలు వలను తీసుకున్నప్పుడు సెంటర్ ఫ్రీక్వెన్సీ ఖచ్చితం గా 100 MHz గా ఉండదు కానీ షిఫ్ట్ ఏమిటో మనం చూస్తాము ఇప్పుడు ఈ ప్రత్యేకమైన దానిని ఫాబ్రికేట్ చేయాలి కాబట్టి మనం వాస్తవానికి ఒక జనరల్ పర్పస్ PCB ని డిజైన్ చేసాము మరియు లో పాస్ ఫిల్టర్ బ్యాండ్పాస్ ఫిల్టర్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అటెన్యూయేటర్స్ కోసం మనం డిజైన్ చేసిన ఈ సాధారణ PCB ని తరువాత ఉపన్యాసాలలో చర్చిస్తాము కాబట్టి మనం ఇక్కడ ఏమి చేసామో చూద్దాం కాబట్టి ఇక్కడ ఇది ఇన్ పుట్ పోర్ట్ ఇది అవుట్ పుట్ పోర్ట్ మరియు ఈ నిర్దిష్ట లైన్ యొక్క వెడల్పు 50 ఓం క్యారక్టరిస్టిక్ ఇంపెడెన్స్కు అనుగుణంగా ఎంచుకోవాలి కాబట్టి ఈ బిందువుకు అనుగుణంగా ఇక్కడ మీరు చూడ వచ్చు ఇక్కడ ఒక SMA కనెక్టర్ కనెక్ట్ చేయబడింది ఆ పిన్ యొక్క సెంటర్ అవుట్ పుట్ కోసం ఇక్కడ సోల్డర్ చేయబడుతుంది అవుట్ పుట్ వద్ద SMA కనెక్టర్ కనెక్ట్ చేయబడిందని మీరు చూడ వచ్చు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ చూసే వి ప్రాథమికం గా ప్యాడ్లు ఇక్కడ మనం కాంపోనెంట్స్ ను ఉంచవచ్చు ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నది మీరు దిగువ భాగం లో చూడ వచ్చు అక్కడ అనేక హోల్స్ ద్వారా పూత పూయబడినవి కాబట్టి ప్రాథమికం గా ఇవి పై నుండి క్రింది కి సరైన గ్రౌండింగ్ అందించడానికి చేయబడతాయి ఇక్కడ కూడా అదే పని జరిగింది ఇప్పుడు హోల్స్ ద్వారా బహుళ పూత తీసుకోబడింది దానికి కారణం మనం ఇక్కడ 1 పూతతో హోల్ ద్వారా మాత్రమే ఇస్తే అని చెప్పండి అప్పుడు షార్టింగ్ ఈ ప్రత్యేక సమయంలో జరుగుతుంది అయితే మనం ఇక్కడ ఒక భాగాన్ని ఉంచబోతున్నట్లయితే ఇది పాత్ లెంగ్త్ ను చూస్తుంది మరియు ఆ పాత్ లెంగ్త్ అదనపు ఇండక్టర్ ని ఇస్తుంది సరే కాబట్టి ఇది సాధారణ ప్రయోజన విషయం మరియు ఇప్పుడు మనం రియలైజేషన్ ఎలా చేసామో మీరు ఇక్కడ నుండి చూడ వచ్చు మీరు ఇక్కడ చూడ వచ్చు ఇక్కడ నుండి ఒక ఇండక్టర్ ఉంది కాబట్టి ఈ ఇండక్టర్ ఈ ఎయిర్ కోర్ ఇండక్టర్ ద్వారా ఇక్కడ రియలైజ్ చేయబడుతుంది వాస్తవానికి ఈ రకమైన విషయం చాలా తేలికగా గ్రహించవచ్చు లేదా మీరు ఆ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లలో ఒక దాన్ని తీసుకోండి మరియు మనం ఇక్కడ ఏమి చేసాము అంటే బాల్ పెన్ యొక్క రీఫిల్ తీసుకొని దాని చుట్టూ చుట్టండి మరియు అప్పుడు ఇండక్టర్ యొక్క కావలసిన విలువను తెలుసుకోవడానికి మీరు కొంచెం క్యాల్కులేట్ చేయాలి అయినప్పటి కీ ఈ ఇండక్టర్ విలువ లు తక్షణమే లభిస్తాయని నేను చెప్పినట్లు గా మీరు ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన దాని కోసం లంప్డ్ ఈక్వివలెంట్ ని కూడా కొనుగోలు చేయ వచ్చు మరియుఅది ఈ ప్రత్యేకమైన పాయింట్ కి ఇక్కడ ప్రత్యేకమైన పాయింట్ కి మధ్య సోల్టర్ చేయ వచ్చు మరియు అప్పుడు కెపాసిటర్ ఈ పాయింట్ కి మరియు ఈ పాయింట్ కి మధ్య సోల్టర్ చేయ వచ్చు మరియు మీరు ఇక్కడ ఒక షార్టింగ్ చేయ వచ్చు మరియు మీరు ఈ ప్రత్యేకమైన విషయాన్ని అనుసరించవచ్చు కాబట్టి మనకు ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది అక్కడ కెపాసిటెన్స్ ఉందని మీరు చూడ వచ్చు మరియు ఇది పెద్ద ఇండక్టర్ కాబట్టి మళ్ళీ ఈ పెద్ద ఇండక్టర్ ఎయిర్ కోర్ ఇండక్టర్ ఉపయోగించి రియలైజ్ చేయబడింది కానీ మళ్ళీ మీరు చిప్ ఇండక్టర్ను కూడా కొనుగోలు చేయవచ్చు కాబట్టి అది ఎయిర్ కోర్ ఇండక్టర్ ఆ తరువాత మనకు ఒక ఇండక్టర్ అవసరం ఇది గ్రౌండ్ కి వెళుతుంది మనకు కెపాసిటెన్స్ అవసరం ఇది గ్రౌండ్ కి కనెక్ట్ చేయబడివుంది కాబట్టి అది గ్రౌండ్ కు వెళ్తోంది మరియు మీరు ఉపయోగించాల్సిన అవసరం లేని వి కాపర్ స్ట్రిప్ లాంటివి ఉంచండి మరియు ఆ నిర్దిష్ట భాగాన్ని సోల్టర్ చేయండి కాబట్టి మనకు ఏమి లభించిందో ఇప్పుడు చూద్దాం కాబట్టి మొదట సిమ్యులేషన్ ఫలితాలను చూద్దాం ఇప్పుడు ఈ అనుకరణ ఫలితాలు డిజైన్ చేసిన విలువ కోసం కాదు ఈ సిములేటెడ్ రిజల్స్ అందుబాటులో ఉన్న కాంపొనెంట్ విలువల కోసం కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు ఇది ప్లాట్ అని మీరు ఇక్కడ నుండి చూడ వచ్చు డాట్ పర్పుల్ లైన్ ఇక్కడ S21కోసం కాబట్టి ఇది సిములేటెడ్ S21 మనం 100 MHz కోసం డిజైన్ చేసినప్పటికీ నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను కాని అందుబాటులో ఉన్న కాంపొనెంట్ విలువల కారణం గా సిములేట్ విలువలు కొద్దిగా మారాయి అయితే ఇది భావనను పరీక్షించడం కోసం మాత్రమే కాబట్టి ఇది మంచిది మనం దానిని చేయగలం ఈ ప్రత్యేకమైన సిమ్యులేషన్ కు అనుగుణంగా S11 చూద్దాం కాబట్టి S11 నీలం రంగు ద్వారా చూపబడుతుంది కాబట్టి ఇది S11 ప్లాట్ మీరు కోరు కున్న పాస్బ్యాండ్లో ఎక్కువ సమయం మైనస్ 15 డిబి కంటే తక్కువగా ఉందని మీరు చూడ వచ్చు కానీ మనం ఫాబ్రికేషన్ చేసినప్పుడు రిసొనెన్స్ ఫ్రీక్వెన్సీ లో కొంచెం మార్పు ఉందని మీరు చూడ వచ్చు కాబట్టి ఇది ఇది కొలవబడిన S21 విలువ కాబట్టి ఇది మెజర్డ్ ప్లాట్ అని మీరు చూడవచ్చు రిసొనెన్స్ ఫ్రీక్వెన్సీ లో ఒక చిన్న మార్పు ఉందని వాస్తవానికి చూడవచ్చు మరియు కొలవబడిన S11 విలువ లో కూడా ఒక చిన్న మార్పు ఉంది కాబట్టి ఎందుకు షిఫ్ట్ ఉంది ఎందుకంటే దానికి కారణం మనం సులభం గా అందుబాటులో ఉన్న ఈ కాంపోనెంట్స్ ను కొనుగోలు చేసినప్పుడు కూడా వాటికి 0 శాతం టాలరెన్స్ ఉండదు ఈ కాంపోనెంట్స్ లో ఎక్కువ శాతం 5 నుండి 10 శాతం టాలరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కాంపొనెంట్ టాలరెన్స్ కారణం గా రిజొనెన్స్ ఫ్రీక్వెన్సీ మారవచ్చు మరొక విషయం ఏమిటంటే ఈ కాంపొనెంట్ కి ప్యాడ్ వలె వ్యవహరించే వాటి మధ్య మనం ఆ పరిమిత పొడవు లను తీసుకున్నాము కాబట్టి ఇది సిరీస్ ఇండక్టర్ లేదా పారాసైటిక్ కెపాసిటెన్స్ను కూడా అందిస్తుంది కాబట్టి సాధారణం గా చెప్పాలంటే రిజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి మీరు మీ తదుపరి బ్యాండ్ పాస్ ఫిల్టర్ లేదా లో పాస్ ఫిల్టర్ను డిజైన్ చేయవలసి వచ్చినప్పుడు ఆ లైన్ పొడవులన్నింటికీ పారాసైటిక్ ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ ఉన్నాయని మరియు అవి స్థిరం గా వాటి కొరకు డిజైన్ చేసిన రిజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ని కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు నిజంగా డిజైన్ చేసినప్పుడు ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఇండక్టర్లు కెపాసిటర్లు చాలా అవసరమని మీరు ఇక్కడ చూడ వచ్చు మరియు అప్పుడు కాంపొనెంట్ టాలరెన్స్ మరియు ఇతర విషయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇప్పుడు మనం కొన్ని డిజైన్ లను పరిశీలిస్తాము ఇక్కడ మీకు ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు అవసరం లేదు కానీ వివిధ ఫిల్టర్లను రియలైజ్ చేయడానికి ట్రాన్స్మిషన్ లైన్ లేదా ట్రాన్స్మిషన్ లైన్ యొక్క మార్పు లను ఉపయోగించండి కాబట్టి ఇప్పుడు ఈ విషయాలను చూద్దాం కాబట్టి ఇక్కడ 3 వేర్వేరు కాన్ఫిగరేషన్లు చూపించబడ్డాయి కాబట్టి ఈ విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కాబట్టి ఇది ఎండ్ కపుల్డ్ బ్యాండ్పాస్ ఫిల్టర్ మరియు ఇది సాధారణం గా అవసరమైన బ్యాండ్విడ్త్ 5 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు డిజైన్ చేయబడింది పర్సన్టేజ్ బ్యాండ్విడ్త్ అంటే ఏమిటో నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను పర్సన్టేజ్ బ్యాండ్విడ్త్ బ్యాండ్విడ్త్ డివైడెడ్ బై సెంటర్ ఫ్రీక్వెన్సీ x 100 కాబట్టి ఎండ్ కపుల్డ్ ఫిల్టర్లు సాధారణం గా నారో బ్యాండ్విడ్త్ కోసం డిజైన్ చేయబడతాయి ఇది 5 శాతం కంటే తక్కువ కాబట్టి ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ ఏమిటి మరియు వీటిని ఎండ్ కపుల్డ్ అని ఎందుకు పిలుస్తారు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వీటిలో ప్రతి ఒక్కటి సుమారు λ 2 రిజోనేటర్స్ కి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ రిజోనేటర్లు ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ లా పనిచేస్తాయని λ 2 రిజొనేటర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క రెస్పాన్స్ ఇదే విధంగా ఉంటుందని మనకి తెలుసు మరియు మీరు ఈ బ్యాండ్పాస్ ఫిల్టర్ విభాగం లో మల్టిపుల్ బ్యాండ్స్ ఉపయోగించినప్పుడు ప్రాథమికం గా ఏమి జరుగుతుంది మీరు 1 విభాగాన్ని మాత్రమే ఉపయోగిస్తే పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు ట్రాన్సిషన్ చాలా నెమ్మదిగా ఉంటుంది కానీ మీరు ఈ రెసొనేటర్లను ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తే ప్రాథమికం గా ఏమి జరుగుతుంది మనం పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు పదునైన ట్రాన్సిషన్ కలిగి ఉంటాము ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను మీరు బ్యాండ్విడ్త్ను పెంచాలనుకుంటే ఒక సమస్య వస్తుంది ఆ సమస్య ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకంగా మొదటి ఎలిమెంట్ మరియు చివరి ఎలిమెంట్ మధ్య గ్యాప్ చాలా చిన్నదిగా మారుతుంది వాస్తవానికి ఈ గ్యాప్ 0 1 mm లేదా కొన్నిసార్లు చిన్నదిగా ఉంటుంది మరియు మీరు 0 1 mm రియలైజ్ చేయాలనుకుంటే మరియు మీరు PCB ఫాబ్రికేషన్ కోసం వెళితే 0 1 mm గ్యాప్ ఉండకపోవచ్చు మరియు రెండు విషయాలు షార్ట్ అవుతాయి కాబట్టి సాధారణం గా మాట్లాడే ఎండ్ కపుల్స్ లను తక్కువ బ్యాండ్విడ్త్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అయినప్పటి కీ కప్లింగ్ పెంచడానికి తదుపరి దశ మనం కపుల్డ్ లైన్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ని ఉపయోగిస్తాము మరియు సాధారణం గా ఇవి 5 శాతం నుండి 20 శాతం బ్యాండ్విడ్త్ కోసం డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ ఉన్నదానిని చూద్దాం ఇవి λ 2 రెసొనేటర్లు ఇక్కడ ఈ భావనకు కొంత వరకు సమానం గా ఉంటాయి కానీ ఇప్పుడు ఎండ్ కపుల్ట్ కు బదులుగా ఇవి ఈ విధంగా కపుల్ చేయబడతాయి వీటిని కపుల్డ్ లైన్ మైక్రో స్ట్రిప్ గురించి మాట్లాడి నప్పుడు మరియు మనం కపుల్ట్ లైన్ డైరెక్షనల్ కపులర్ గురించి మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే ఈ పొడవు λ 4 కు సమానం గా ఉన్నప్పుడురిజోనేటర్స్ మధ్య కప్లింగ్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి మొత్తం పొడవు λ బై 2 అని మీరు చూడ గలరు కాబట్టి ఈ λ 4 ఈ λ 4 కపుల్ అవుతుంది కాబట్టి ఇది ఒక కపుల్డ్ లైన్ కాన్ఫిగరేషన్ అవుతుంది ఇది మరొక కపుల్డ్ లైన్ కాన్ఫిగరేషన్ అవుతుంది ఇది మరొక కపుల్డ్ కాన్ఫిగరేషన్ అవుతుంది మరియు ఈ నిర్దిష్ట కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా మనం ఏమి చేస్తున్నాముఈ ఇన్ పుట్ పోర్ట్ మరియు తదుపరి ఎలిమెంట్ మధ్య కప్ లింగ్ ను పెంచుతున్నాము మరియు అదేవిధంగా మనం కప్ లింగ్ పెంచుకుంటూనే ఉంటాము మరియు కప్ లింగ్ పెంచడం ద్వారా మనం బ్యాండ్విడ్త్ను 5 శాతం నుండి 20 శాతానికి పెంచగలుగుతాము అయితే మాకు 20 శాతానికి పైగా బ్యాండ్విడ్త్ అవసరమయ్యే అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రత్యేక సందర్భం లో మనం డైరెక్ట్ కపుల్డ్ అనే భావనను ఉపయోగించవచ్చు కాబట్టి అది ఏమిటో చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు ఇది ఇక్కడ కేవలం 1 సెక్షన్ ని మాత్రమే చూపిస్తుంది ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయని మీరు చూడ వచ్చు ఇక్కడ మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం నేను మీకు ఒకే సెక్షన్ తో భావనను వివరించాను కాబట్టి ఇక్కడ ఈ పొడవు λ 4 ఇది గ్రౌండ్ కి షార్ట్ చేయబడింది ఇప్పుడు ట్రాన్స్ మిషన్ లైన్ సిద్ధాంతం గురించి ఆలోచించండి కాబట్టి మీరు ట్రాన్స్ మిషన్ లైన్ సిద్ధాంతం గుర్తుచేసుకుంటే కనుక అక్కడ పొడవు λ 4 ఉంటే అప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ Z02ZL అవుతుంది కాబట్టి ZL 0 అయితే అది గ్రౌండ్ కి షార్ట్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుంది ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి దీని అర్థం ఈ నిర్దిష్ట పొడవు కు అనుగుణంగా ఉంటుంది ఇక్కడ అది λ 4 కాబట్టి మనం ఇక్కడ ఇన్ పుట్ ఇచ్చి నప్పుడు ఆ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పని చేస్తుంది కాబట్టి ప్రతిదీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్తుంది ఇతర ఫ్రీక్వెన్సీల వద్ద ఈ షార్ట్ లోడింగ్ ఇక్కడకు వస్తుంది మరియు అది అటెన్యూట్ అవుతుంది నేను చెప్పినట్లు గా ఇది సింగిల్ సెక్షన్ మాత్రమే ఇక్కడ ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ను ఉపయోగించి మల్టిపుల్ సెక్షన్స్ రియలైజ్ చేయబడతాయి కాబట్టి ఇది ఇన్ పుట్ అని మీరు చూడ వచ్చు ఇది అవుట్పుట్ మరియు మనకు ఇక్కడ అనేక λ 4 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ 1 2 3 4 చూడవచ్చు మరియు ప్రతి λ 4 సెక్షన్ మధ్య లో మనకు మరొక λ 4 ట్రాన్స్ ఫార్మర్ ఉంది కాబట్టి ఈ విషయాలు సాధారణం గా పదునైన రోల్ ఆఫ్ మరియు వైడర్ బ్యాండ్విడ్త్ అవసరం కోసం డిజైన్ చేయబడ్డాయి వాస్తవానికిషాట్ అయిన λ 4 సెక్షన్ ని ఉపయోగించటానికి బదులుగా మీరు ఓపెన్ ఎండెడ్ λ 2 సెక్షన్ ని కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఓపెన్ ఎండెడ్ λ 2 సెక్షన్ విషయం లో ఏమి జరుగుతుంది ఈ పొడవు λ 2అని చెప్పనివ్వండి మరియు మాకు తెలుసు λ 2 సెక్షన్ ట్రాన్స్ మిషన్ లైన్ కోసం లోడ్ ఇంపెడెన్స్ ఏమైనా సోర్స్ ఇంపెడెన్స్ అవుతుందని మనకి తెలుసు కాబట్టి ఈ సందర్భం లో లోడ్ ఇంపెడెన్స్ ఓపెన్ గా ఉంటుంది కాబట్టి సోర్స్ ఇంపెడెన్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ విషయాలు ఓపెన్ సర్క్యూట్ అయితే ఇన్ పుట్ కి వెళ్ళే ప్రతీదీ ఔట్పుట్ కి వెళ్తుంది ఇతర ఫ్రీక్వెన్సీల వద్ద ఈ విషయాలు సిగ్నల్కు అటెన్యుయేషన్ను అందిస్తాయి కాబట్టి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఎలా రియలైజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఏమీ కాదుకానీ బ్యాండ్ పాస్ ఫిల్టర్కు వ్యతిరేకం అనే భావనను మనం గుర్తుంచుకో వాలి కాబట్టి ఇతర కాన్ఫిగరేషన్ కోసం నేను ఇక్కడ డెైరెక్ట్ కపుల్డ్ భావనను చూపించాను ఇతర కాన్ఫిగరేషన్ కోసం మీరే ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ λ 4 సెక్షన్ ఉంది కానీ ఇప్పుడు ఈ ప్రత్యేక ఎండ్ ఓపెన్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి ఇది λ 4 ఈ ఓపెన్ ఇక్కడ షార్ట్ అవుతుంది మరియు అది షార్ట్ అయితేఆ నిర్దిష్ట ప్రీక్వన్నీ వద్ద ఏ ఇన్ పుట్ ఇచ్చి నా అది షార్ట్ అవుతుంది కాబట్టి అది ఇక్కడకు వెళ్ళదు కాబట్టి ప్రాథమికం గా ఇది ఈ పొడవు λ 4 కు సమానమైన ఫ్రీక్వెన్సీ వద్ద బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్గా పని చేస్తుంది ఇప్పుడు ఈ విధమైన పొడవు ను కలిగి ఉండటానికి బదులుగా మీరు ఎల్లప్పుడూ బెంట్ పొడవు ను కూడా ఉపయోగించవచ్చు మరియు బ్యాండ్పాస్ ఫిల్టర్కు కూడా ఇదే పని చేయ వచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ బెంట్ ఎంత దగ్గరగా ఉందో అన్న దాన్ని బట్టి ఒక వేళ మీరు బెంట్ ని చాలా దగ్గరగా తీసుకువచ్చారని అనుకుందాం మరియు పొడవు λ 4 అని చెప్పనివ్వండి ప్రత్యేకించి ఈ పొడవు ఇక్కడ చాలా దగ్గరగా ఉంటే అప్పుడు కప్లింగ్ యొక్క 2 మోడ్లు ఉంటాయి g1 కప్లింగ్ అవ్వచ్చు ఇక్కడ డెైరెక్ట్ కప్లింగ్ ఇతర కప్లింగ్ ఫ్రింజింగ్ ఫీల్డ్ ల వల్ల కావచ్చు కాబట్టి మీరు ప్రాథమికం గా కప్లింగ్ పెంచవచ్చు మరియు మీరు ఈ ఫిల్టర్ ని వెడల్పు గా కాకుండా మీరు దీన్ని సాపేక్షం గా కాంపాక్ట్ చేయ వచ్చు కాబట్టి మనం డిజైన్ చేసిన ఒక ఉదాహరణ ను పరిశీలిస్తాము మరియు మనం ఎలాంటి ఫలితాలనుచూద్దాం వాస్తవానికి నేను ఇక్కడ కొద్దిగా భిన్నమైన శీర్షిక ను ఇచ్చాను ఇది బ్యాండ్పాస్ ఫిల్టర్ మరియు పొడవు ను బట్టి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ దీనికి కారణం కొద్ది నిమిషాల్లో స్పష్టమవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏమి చేసామో చూద్దాం కాబట్టి మనం తక్కువ ఖర్చు తో కూడిన FR4 సబ్స్ట్రేట్ను ఉపయోగించాము ఇవి సబ్స్ట్రేట్ పారామితులు మరియు మనం ఇక్కడ ఎంచు కున్న లైన్ వెడల్పు ఇది 50 ఓం లైన్ కోసం ఇక్కడ 1 5 mm అవుతుంది మరియు ఇది λ 4 రెసొనేటర్ వెడల్పు 0 5 mmగా తీసుకోబడింది ఈ ప్రత్యేక వెడల్పు ను మార్చడం యొక్క ప్రభావం ఏమిటో తదుపరి ఉపన్యాసం లో నేను మీకు చూపిస్తాను కానీ ప్రస్తుతం మీకు చెప్పడానికి మనం ఈ లైన్ యొక్క పొడవు ను 42 mmగా తీసుకున్నాము ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన ను చూద్దాం కాబట్టి మనం ఇక్కడ ఇన్ పుట్ ఇస్తున్నాము ఇక్కడ మనకు ఉన్నది ఓపెన్ సర్క్యూట్ లైన్ దీని పొడవు 42 mm కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఫ్రీక్వెన్సీ మరియు ఇది S పారామితి ప్రతిస్పందన కాబట్టి S21 చూపించే ఆకుపచ్చ రంగు ను చూద్దాం కాబట్టి S21 కోసం నేను ఇక్కడ బ్యాండ్పాస్ ఫిల్టర్ను వ్రాశాను l విలువ λ బై 2 కు సమానం గా ఉన్నప్పుడు l విలువ λ 4 కి సమానం గా ఉన్నప్పుడు లేదా l విలువ 3λ 4కు సమానం గా ఉన్నప్పుడునేను బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను వ్రాశాను కాబట్టి ఈ విషయాలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ గురించి ఆలోచిద్దాం కాబట్టి ఈ ఓపెన్ సర్క్యూట్ ఈ నిర్దిష్ట సమయంలో ఈ పొడవు λ 4 కు సమానం గా ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్గా పని చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇవి ఓపెన్ లో ఉండేవి షార్ట్ సర్క్యూట్గా పని చేస్తే అది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లాగా మారుతుంది కాబట్టి λ 4 పొడవు కు సమానమై నప్పుడు ఇదే ప్రతిస్పందన మీరు త్వరగా తనిఖీ చేయ వచ్చు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 1 GHz కు సమానం కాబట్టి 1 GHz వద్ద వేవ్ లెంగ్త్ 30 cm λ 4 30 డివైడెడ్ బై 4 ఇది 7 5 cm లేదా మీరు 75 mm అని అనిచెప్పవచ్చు ఇప్పుడుఈ 75 mm డివైడెడ్ బై స్క్వెర్ రూట్ ఆఫ్ ఏ నిర్దిష్ట లైన్ యొక్కε ఎఫెక్టివ్ఈ లైన్ కాదు ఎందుకంటే ఈ లైన్ రిజానేటర్ లాగా ప్రవర్తిస్తుంది లైన్ చాలా సన్నగా ఉన్నందున ఇది ε ఎఫెక్టివ్ కూడా చాలా చిన్నది ఇది r 4 4 ఎఫెక్టివ్ 4 4 కన్నా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 75 mm డివైడెడ్ బై ε ఎఫెక్టివ్ ఇది వాస్తవానికి 42 mm పొడవు ను ఇస్తుంది కాబట్టి ఈ పొడవు λ 4 అయినప్పుడు ఇది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లాగా పని చేస్తుంది ఎందుకంటే ఇది ఓపెన్లో ఉండేది షార్ట్ సర్క్యూట్ లాగా పని చేస్తుంది ఈ పొడవు λ 2 ఉన్నప్పుడు మరియు ఈ పొడవు λ బై 2 అవుతుంది ఫ్రీక్వెన్సీ రెట్టింపు అయినప్పుడు ఇది సుమారు 2 GHz కాబట్టి 2 GHz పొడవు λ బై 2 అవుతుంది కాబట్టి ఓపెన్ ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ గా ఉంటుంది పొడవు 3λ 4ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇక్కడ ఓపెన్ లో ఉండేది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వలె పని చేస్తుంది కాబట్టి ఇది మళ్ళీ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లాగా ప్రవర్తిస్తుందని మీరు చూడ వచ్చు మరియు ఈ ఫ్రీక్వెన్సీ సుమారు 3 GHz గా ఉంటుంది ఇది దాదాపు 1 GHz గా ఉంటుంది కాబట్టి ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ని బట్టి ఇక్కడ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లేదా బ్యాండ్ పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్గా పనిచేయగలదని మీరు చూడ వచ్చు మరియు మీరు సంబంధిత S11 ప్లాట్ను చూడ వచ్చు కాబట్టి బ్యాండ్పాస్ ఫిల్టర్ లక్షణం సంతృప్తి చెందినప్పుడు అంటే ప్రతి దీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళుతుంది అంటే ఏమీ తిరిగి ప్రతిబింబించదు కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ చాలా చిన్నది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ విషయం లో ఇక్కడ ఏమీ జరగదు కాబట్టి దాదాపు ప్రతిదీ తిరిగి ప్రతిబింబిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో S11 చాలా ఎక్కువగా ఉందని మీరు చూడ వచ్చు కాబట్టి మనం తరువాతి ఉపన్యాసం లో ఇక్కడ నుండి కొనసాగుతాము ఈ బ్యాండ్పాస్ ఫిల్టర్లను ఎలా రియలైజ్ చేయాలో మరియు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఎలా తీసుకుంటాము అనేదానికి మరిన్ని ఉదాహరణలు తీసుకుంటాము కాబట్టి చాలా ధన్యవాదాలు మిమ్మల్ని తదుపరిసారి చూస్తాము బై